కాబట్టి ఫీడ్బ్యాక్ మరియు రిఫ్లెక్షన్ పై సెషన్కు మీ అందరినీ స్వాగతిస్తున్నాను నేను శ్రీపాడ్ కర్మల్కర్ నేను ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ కానీ నాకు పెదగోజి ఉపాధ్యాయ శిక్షణ మరియు మొదలైన వాటిపై విస్తృత ఆసక్తి ఉంది మరియు సుమారు 20 సంవత్సరాల బోధన గురించి నా అనుభవాలను పంచుకోవాలనుకుంటున్నాను మరియు ఇతర ఉపాధ్యాయులు మెరుగైన మార్గంలో బోధించడానికి సహాయం చేస్తాను నేను బోధనా అభ్యాస కేంద్ర కార్యనిర్వాహక బృందంలో సభ్యుడిగా కూడా ఉన్నాను కాబట్టి ఐఐటి మద్రాసులో మాకు టీచింగ్ లెర్నింగ్ సెంటర్ ఉంది ఇది చాలా చురుకుగా ఉంది మరియు ఉపాధ్యాయ శిక్షణ మరియు మెరుగైన బోధన మరియు అభ్యాసం మరియు మొదలైన వాటిపై క్రమంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఇప్పుడు ఈ సెషన్ నుండి మీరు ఏమి సాధించబోతున్నారు నేను మీకు చెప్తాను ఈ సెషన్ ముగింపులో ఉపాధ్యాయులు నిజంగా ముఖ్యమైన పాత్ర పోషిస్తారని మీరు గుర్తించగలరు అప్పుడు బోధనను మెరుగుపరచడానికి ఫీడ్బ్యాక్ మరియు రిఫ్లెక్షన్ యొక్క అవసరాన్ని మీరు గుర్తించగలరు చివరగా అభిప్రాయాన్ని వివిధ మార్గాల్లో సేకరించడం ద్వారా మా బోధనను ఎలా ప్రతిబింబించాలో మీరు వివరించగలరు కాబట్టి ఈ ఫీడ్బ్యాక్ మరియు రిఫ్లెక్షన్ యొక్క మొత్తం లక్ష్యం మా బోధనను మెరుగుపరచడం చర్చించడం ద్వారా ప్రారంభిస్తాను నేను ఉపాధ్యాయునిగా ఏదైనా మార్పు తెచ్చానా భారతదేశంలో విద్యపై జాతీయ విధానాలలో ఒకటైన పాలసీ పత్రం దీన్ని మొదటి పేజీలో రాసింది కాబట్టి ఈ కొటేషన్ తెరపై ఉంది ఏ దేశం తన ఉపాధ్యాయుల స్థాయి కంటే పైకి ఎదగదు ఇప్పుడు అది చాలా బలమైన ప్రకటన దేశ అభివృద్ధికి వ్యక్తులను దిశనిర్దేశనం చేయడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఇది మనకు చెబుతుంది ఈ ప్రకటనను మరింత శాస్త్రీయంగా చూద్దాం మనం కొన్ని సంఖ్యలను తీసుకుందాము నేను ఉపాధ్యాయుడిని సగటున నేను ఒక సెమిస్టర్లో 50 మంది విద్యార్థులను చూస్తాను కాబట్టి ఒక సంవత్సరంలో నేను 100 మంది విద్యార్థులను చూస్తాను 20 సంవత్సరాల వ్యవధిలో నేను 2000 మంది విద్యార్థులను చూశాను ప్రతి కోర్సు 40 ఉపన్యాసాలు లేదా 40 గంటలు సరైనది అని అనుకుంటాను నేను 2000 మంది విద్యార్థులతో 40 గంటలు గడుపుతున్నాను ఇప్పుడు నలభై గంటల్లో నేను పరస్పర చర్యలో సంభాషించే వ్యక్తిపై విపరీతమైన ప్రభావాన్ని చూపగలను కాబట్టి ఒక ఉపాధ్యాయునిగా నేను అలాంటి 2000 మంది వ్యక్తులపై ప్రభావం చూపుతాను అందువల్ల మనం నిజంగా ప్రజలపై మనం చూసే విద్యార్థులపై ప్రభావం చూపుతున్నామని అభినందించడం చాలా కష్టం కాదని నేను భావిస్తున్నాను ఇప్పుడు మనం ప్రభావం చూపుతాము దీని అర్థం మనం మంచి ప్రభావాన్ని మాత్రమే చూపుతామని కాదు మనం మంచి ప్రభావాన్ని చూపకపోవచ్చు మరియు మన టీచింగ్ స్ఫూర్తిదాయకం కాకపోతే మనం చెడు ప్రభావాన్ని చూపుతాము అందువల్ల విద్యార్థుల జీవితాలను మనం అధ్వాన్నంగా లేదా మంచిగా ప్రభావితం చేస్తున్నామని ఉపాధ్యాయులుగా తెలుసుకోవడం చాలా ముఖ్యం అందువల్ల మనం మంచి పద్ధతిలో బోధించే పద్దతిని నేర్చుకోవాలి మన విద్యార్థులు టీచర్ వైఖరులు మరియు నైపుణ్యాలను కొంతవరకు పొందుతారు మనం విద్యార్థుల గురించి ఫిర్యాదు చేసినప్పుడల్లా మన విద్యార్థుల యొక్క మనోభావాలు మరియు నైపుణ్యాలు మన వల్ల ఎంత ప్రభావితం అయ్యాయో మనం కొన్నిసార్లు ఆత్మపరిశీలన చేసుకోవాలి మన వైఖరులు మరియు నైపుణ్యాలు వారిపై రుద్దుతున్నామా అనేది తెలుసుకోవాలి విద్యార్థుల వైఖరులు మరియు నైపుణ్యాలు పూర్తిగా గురువు చేత నిర్వహించబడుతున్నాయని నేను అనడం లేదు నేను చెబుతున్నదంతా ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు ఇప్పుడు అది మా తదుపరి అంశం ఉపాధ్యాయునిగా నేను ఎలా మార్పు తీసుకురాగలను ఎందుకంటే ఇప్పుడే మేము చెప్పాము ఉపాధ్యాయులు మాత్రమే ప్రభావం చూపరు ఉపాధ్యాయులు ప్రభావం చూపుతారు కానీ ఉపాధ్యాయులు మాత్రమే ప్రభావం చూపరు కాబట్టి విద్యార్థిలో అభ్యాసాన్ని నిర్ణయించే అన్ని అంశాలు ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఒక రిసర్చ్ ఉంది రిసర్చ్ నుండి తీర్మానాలు ఈ తీర్మానం ఏమిటంటే విస్తృతంగా విద్యార్థుల అభ్యాసాన్ని ప్రభావితం చేసే నాలుగు అంశాలు ఉన్నాయి ఇవి జీన్స్ టీచర్ క్వాలిటి క్లాస్మేట్స్ మరియు రిసోర్సెస్ నేను విద్యార్థి యొక్క కుటుంబ వాతావరణం ప్రారంభ సంవత్సరాలు ప్రారంభ సంవత్సరాల్లో విద్యార్థి యొక్క వస్త్రధారణ మరియు మొదలైనవి జీన్స్ అని పిలువబడే ఈ కారకంలో చేర్చబోతున్నాను వదులుగా నేను జీన్స్లో ఆ కారకాన్ని చేర్చబోతున్నాను కాబట్టి ఉపాధ్యాయులు మాత్రమే ప్రభావం చూపరని మీరు చూడవచ్చు టీచర్ క్వాలిటి కాకుండా జీన్స్ క్లాస్మేట్స్ మరియు రిసోర్సెస్ మరికొన్ని ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు జీన్స్ సాపేక్ష పాత్ర మరియు టీచర్ క్వాలిటితో పోల్చండి అభ్యాస సామర్థ్యం కోసం జీన్స్ స్థాయిని సెట్ చేయవచ్చు ఉపాధ్యాయులు పిల్లలను ఆ స్థాయి చేరుకోవడానికి సహాయపడటంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇప్పుడు ఇది ముఖ్యమైన విషయం జీన్స్ సాపేక్ష పాత్ర మరియు టీచర్ క్వాలిటి ఉదాహరణకు నేను నేనే తీసుకుంటాను అనుకుందాం నా ఎత్తు 5 అడుగులు 3 మరియు సగం అంగుళాలు ఇప్పుడు ఈ ఎత్తును 6 అడుగులు పెంచడానికి నా ప్రారంభ రోజుల్లో నేను ఏదైనా చేయగలనా కాదు ఎందుకంటే నేను నా ఎత్తును కొంచెం సరిగ్గా ట్యూన్ చేయగలను కాని నేను సాధించగల ఎత్తు నా జీన్స్చే సెట్ చేయబడింది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది జీన్స్ ఎత్తును నిర్ధారిస్తాయి అయితే శారీరక ఎత్తు మరియు మానసిక ఎత్తు మధ్య తేడాను గుర్తించడం చాలా ముఖ్యం అదృష్టవశాత్తూ మానసిక విషయాల గురించి ఎత్తు వంటి భౌతిక విషయాల లాగా మనం అంత ఖచ్చితంగా ఉండలేము మరియు అందువల్ల జీన్స్ వల్ల ఎవరో మూగవారని లేదా జీన్స్ వల్ల ఎవరో చాలా తెలివిగలవారని ఒక నిర్ణయానికి మనం వెళ్లకూడదు మేము చెబుతున్నాది అది కాదు మనం సూచించేది ఏమిటంటే జీన్స్ నేర్చుకోవడంపై పరిమితిని నిర్దేశిస్తాయి ఒక వ్యక్తి సాధించగల అంతిమ అభ్యాసం అయితే ఆ అభ్యాసం వ్యక్తి సాధిoచడం అనేది టీచర్ క్వాలిటి పై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇది చాలా ముఖ్యం మరియు ఇది ఉపాధ్యాయులుగా మనం మెచ్చుకోగలగాలి రీసర్చ్ నుండి మరొక ముగింపు ఇక్కడ ఉంది టీచర్ క్వాలిటి తక్కువగా ఉన్నప్పుడు జెనిటిక్ వేరియన్స్ సంకోచించబడుతుంది టీచర్ క్వాలిటి అధికమైతే జెనిటిక్ వేరియన్స్ వికసించబడుతుంది దాని అర్థం ఏమిటి దీని అర్థం ఇలా వివరించవచ్చు మనకు పెద్ద తరగతి ఉంటే మరియు ఒక పెద్ద తరగతి ఉపాధ్యాయుడిచే బోధించబడితే మరియు టీచర్ క్వాలిటి తక్కువగా ఉంటే విద్యార్థులందరూ బాగా రాణించరుఏదైనా క్విజ్లో తరగతి సగటు మరియు మొదలైనవి తక్కువగా ఉంటాయి టీచర్ క్వాలిటి ఎక్కువగా ఉంటే ఏమి జరుగుతుంది వారు చాలా మంచి గురువు చేత బోధిoపబడారు అనా అప్పుడు మీరు చూసేది ఏమిటంటే మీరు పనితీరు యొక్క మంచి డిస్ట్రిబ్యూషన్ని పొందుతారు అంటే కొంతమంది విద్యార్థులు చాలా ఎక్కువ పనితీరును సాధిస్తారు ఉపాధ్యాయుడు మంచివారైనా మంచి పనితీరు కనబరచలేని కొంతమంది విద్యార్థులు ఉంటారనడంలో సందేహం లేదు ఎందుకంటే మనం చెబుతున్నట్లుగా విద్యార్థులు కలిగి ఉన్న అంతిమ అభ్యాసంలో జన్యుశాస్త్రం పాత్ర పోషిస్తుంది కానీ విషయం ఏమిటంటే మీరు ఇప్పుడు మంచి డిస్ట్రిబ్యూషన్ని పొందబోతున్నారు కొంతమంది మంచి పనితీరు కనబరుస్తారు మరియు మంచి ఉపాధ్యాయుని క్రింద సహేతుకంగా మంచి పనితీరు కనబరిచే పెద్ద సంఖ్యలో ప్రజలు ఉంటారు అయితే చెడ్డ ఉపాధ్యాయుని కింద అందరు విద్యార్థుల పనితీరు తగ్గుతుంది కాబట్టి ఉపాధ్యాయులు ఈ విధంగా ఒక వైవిధ్యం చూపుతారు కాబట్టి ఉపాధ్యాయుడిగా నేను నా విద్యార్థులకు వారి ఎత్తు అంటే సామర్ధ్యo సాధించడంలో సహాయం చేస్తున్నాను కాబట్టి నేను గొప్ప పాత్ర పోషిస్తున్నాను ఆ విధంగా విద్యార్థి అభివృద్ధిలో ఉపాధ్యాయుడు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడని ఒప్పుకోవాలి ఇప్పుడు ఉపాధ్యాయునిగా నేను ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నానని ఇప్పుడు నమ్ముతున్నాను కాబట్టి తరువాతి ప్రశ్న ఏమిటంటే నేను నిరంతరం ఎలా మెరుగుపరుస్తాను ఫీడ్బ్యాక్ మరియు రిఫ్లెక్షన్పై ఈ సెషన్ యొక్క ఉద్దేశ్యం అది ఇప్పుడు ఇక్కడ నిరంతర అభివృద్ధి కోసం ఒక ప్రణాళిక ఉంది కాబట్టి మీరు ఇక్కడ కనుగొన్నది ఒక చక్రం మరియు చక్రం యొక్క నాలుగు భాగాలు ఉన్నాయి వీటికి apr మరియు f అని పేరు పెట్టారు ఈ అక్షరాలు చీలిక కింద చూపబడిన పదాలకు నిలుస్తాయి కాబట్టి a అంటే యాక్షన్ f అంటే ఫీడ్బ్యాక్ r అంటే రిఫ్లెక్షన్ మరియు p అంటే ప్లానింగ్ కాబట్టి తరగతి లోపల మరియు తరగతి వెలుపల ఉపాధ్యాయుడు చేసే అన్ని చర్యలను ఈ యాక్షన్ పదం అని పిలుస్తారు ఇది తరగతిలో ఉపన్యాసం ఇవ్వడం తరగతి గంటలకు వెలుపల అసైన్మెంట్లు మరియు క్విజ్లను సిద్ధం చేయడం తరగతి గంటలకు వెలుపల కోర్సు కోసం సిద్ధం చేయడం ఇందులో ఉంది కాబట్టి తరగతి లోపల మరియు వెలుపల ఉపాధ్యాయులందరూ చేసే ఇవన్నిటిని ఈ యాక్షన్ పదం లోకి చేర్చబడతాయి ఇప్పుడు మీ యాక్షన్పై ఫీడ్బ్యాక్ వస్తుంది యాక్షన్కు అవసరమైన ప్రభావం ఉందా లేదా మీ యాక్షన్ ఉద్దేశించిన ప్రభావాన్ని చూపించలేదని ఫీడ్బ్యాక్ చూపిస్తే నేను తప్పక ప్రతిబింబించాలి దాని ప్రభావం ఎందుకు లేదని నేను దాని గురించి ఆలోచించాలి ఆపై ఆలోచనల ఆధారంగా నేను మెరుగైన ప్రణాళికతో సిద్దంచేస్కోవాలి కాబట్టి అది ప్లానింగ్ మరియు తరువాత నేను ప్రణాళికను అమలులో యాక్షన్లోకి తెచ్చాను ఆపై యాక్షన్ ఫీడ్బ్యాక్ రిఫ్లెక్షన్ మరియు ప్లానింగ్ యొక్క చక్రం చక్రీయంగా కొనసాగుతుంది మరియు అది ఇక్కడ చక్రం తిరిగే విధంగా చూపబడుతుంది కాబట్టి చక్రం తిరిగేటప్పుడు అది క్వాలిటిని పైకి తెస్తుందని మీరు చూడవచ్చు అంటే బోధన నాణ్యత నిరంతరం మెరుగుపడుతుంది కాబట్టి నేను ఈ విధంగా బోధన మెరుగుపరుస్తాను ఇప్పుడు చూడు మరియు రిఫ్లెక్షన్పై దృష్టి పెడదాం రిఫ్లెక్షన్ టే ఏమిటి మీకు తెలిసినట్లుగా ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రయోజనాల కోసం ఉపాధ్యాయుడు ఉపయోగించే ప్రతి పదం ప్రతి ముఖ్యమైన పదం లేదా భావనను నిర్వచించాలి కాబట్టి ఎటువంటి అపోహలు లేదా అపార్థాలు లేవు నేను ఈ రిఫ్లెక్షన్ అంశాన్ని ఒక కవి నుండి ఒక ద్విపదతో పరిచయం చేస్తాను ఇప్పుడు ఈ ద్విపద హిందీలో ఉంది కాబట్టి నేను మొదట హిందీలో ద్విపదను మీకు చూపిస్తాను మరియు దాని అనువాదాన్ని ఆంగ్లంలో ఇస్తాను ఈ ద్విపద ఒక ప్రసిద్ధ కవి మీర్జా గాలిబ్ చేత హిందీ fl లో చెప్పబడింది ఆంగ్లంలో దీని అర్థం కవి నా జీవితమంతా నేను తప్పు చేశానని చెప్తున్నాను నా ముఖం మీద దుమ్ము ఉంది కాని నేను అద్దం తుడుచుకున్నాను ఇప్పుడు ఇది మానవ అనుభవం మనం రిఫ్లెక్షన్ చేసినపుడు చాలా సమస్యలను తప్పుడు కారణాలకు ఆపాదించామని గ్రహించాము మరియు రిఫ్లెక్షన్ అప్పుడు మాత్రమే మనకు జ్ఞానోదయం అవుతుంది అసలు కారణం ఏమిటి ఖచ్చితమైన కారణం ఏమిటి కొన్ని జరగడానికి ఖచ్చితమైన వివరణ ఏమిటి మరియు తరచూ మేము తప్పు కారణాలకు తప్పుగా ఆపాదించాము కాబట్టి సరైన ఆపాదింపు చాలా ముఖ్యం ఎందుకంటే సమస్యకు కారణం ఏమిటో నేను గ్రహించకపోతే నేను సమస్యను పరిష్కరించలేను కాబట్టి ఇప్పుడు ఇది మన బోధనకు కూడా వర్తిస్తుంది చాలా సార్లు ఏమి జరుగుతుందంటే మనం విద్యార్థులు నేర్చుకోవడం లేదు అని అంటాము ఎందుకంటే వారు ఇలా ఉన్నారు వారి వైఖరులు మంచివి కావు విద్యార్థులు ఈ కారణం వల్ల నేర్చుకోవడం లేదు ఆ కారణం మరియు మొదలైనవి మరియు చాలా అరుదుగా విద్యార్థి బాగా నేర్చుకోకపోవడానికి ఉపాధ్యాయులుగా మనం కారణం కాదా అని చూడటానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇతర మాటలలో రిఫ్లెక్షన్ అంటే గుర్తించడం అని మనం చాలా సరళంగా చెప్పగలం దుమ్ము ఎక్కడ ఉంది మరియు దానిని ఎలా తొలగించాలి కాబట్టి విద్యార్థులలో అభ్యాసం లేకపోవటానికి సరైన కారణాన్ని మేము గుర్తించాము మరియు తరువాత విషయాలు మెరుగుపడటానికి ప్రయత్నిస్తాము తద్వారా అభ్యాసం మెరుగుపడుతుంది రిఫ్లెక్షన్ మరొక మార్గంలో చూడవచ్చు ఇప్పుడు ఇక్కడ అధ్యాపక సభ్యుని బోధనా ప్రకటన నుండి సారాంశం ఉంది అతను చెప్పేది ఆసక్తికరంగా ఉంటుంది ప్రారంభ సెమిస్టర్ల సమయంలో నా పనితీరు విద్యార్థుల ఫీడ్బ్యాక్ మంచిది కాదని ఆయన చెప్పారు విద్యార్థులు నేర్చుకోవటానికి ఆసక్తి చూపడం లేదని నాకు ఒక అభిప్రాయం ఉంది అసలు సమస్య విద్యార్థులతో కాదు నేను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకున్నాను మరియు సమస్య నాతో ఉందని గ్రహించాను విద్యార్థులు నా బోధనతో ఉత్సాహంగా లేరు ప్రధానంగా ఇది నా డెలివరీ పద్ధతిలో అనుసంధానించబడింది కాబట్టి ఒక నిర్దిష్ట ఉపాధ్యాయుడు సమస్య తనతోనే ఉందని విద్యార్థులతో కాదని ఎలా గ్రహించాడో మీరు చూడవచ్చు కాబట్టి మరొక విధంగా రిఫ్లెక్షన్ అంటే సెల్ఫ్ అసెస్మెంట్ గురించి చెప్పవచ్చు కాబట్టి రిఫ్లెక్షన్ గుర్తించడం దుమ్ము ఎక్కడ ఉంది మరియు దానిని ఎలా తొలగించాలి లేదా అది సెల్ఫ్ అసెస్మెంట్ గురించి ఇప్పుడు సాధారణంగా నేను ఈ సెషన్ను ప్రత్యక్ష ప్రేక్షకుల ముందు నిర్వహించినప్పుడు నాకు ఇంటరాక్షన్ఉంటుంది ఇక్కడ నేను ఈ ఇంటరాక్షన్ను దాటవేయబోతున్నాను అయితే ఈ ఇంటరాక్షన్ యొక్క కంటెంట్ ముఖ్యమైనది ఈ ఇంటరాక్షన్ కింది వాటి గురించి కాబట్టి ఒక కోర్సును బోధించడంలో మీరు చేసిన మార్పులను పరిగణలోకి తీసుకోవాలని ప్రేక్షకులకు చెప్పబడింది ముఖ్యంగా ముఖ్యమైన మార్పును ఎంచుకోండి మార్పు ఏమిటి మార్పు చేయడానికి మీ ఆధారం ఏమిటి మరియు మార్పు యొక్క ప్రభావాలను మీరు ఎలా అంచనా వేశారు కాబట్టి ప్రేక్షకుల నుండి వచ్చిన ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వమని ప్రోత్సహిస్తారు మరియు ఇది ఉల్లాసమైన ఇంటరాక్షన్ అవుతుంది ఇప్పుడు ఇదే రిఫ్లెక్షన్లో జరుగుతుంది కాబట్టి ఒక ఉపాధ్యాయుడు మార్పు చేస్తున్నప్పుడల్లా ఉపాధ్యాయుడు అతను లేదా ఆమె ఎందుకు మార్పు చేస్తున్నాడనే దానిపై చాలా స్పష్టంగా ఉండాలి మరియు తరువాత మనం కూడా మార్పు యొక్క ప్రభావాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించాలి అవును నా మార్పు మంచి ప్రభావాన్ని చూపిందని ఎవాల్యువషన్ లేకుండా మనం ఊహించలేము చాలా సార్లు ఏమి జరుగుతుందంటే మనం ఒక మార్పు చేసాము మరియు మనం ఒక మార్పు చేసినందున విషయాలు మెరుగుపడ్డాయని అనుకుంటాము వాస్తవానికి చేసిన మార్పు ఉద్దేశ్యాన్ని సాధించని ఉదాహరణలు చాలా ఉన్నాయని మనం చూడవచ్చు కాబట్టి మీ ఉద్దేశం సాధించని ఉదాహరణలను ఇవ్వమని ప్రేక్షకులను కూడా ప్రోత్సహిస్తున్నాను వైఫల్యాల నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం విజయాలు మాత్రమే కాదు వైఫల్యాలు కూడా ముఖ్యమైనవి వాటి నుండి మనం చాలా నేర్చుకుంటాము కాబట్టి రిఫ్లెక్షన్పై చర్చను కొనసాగిద్దాం మన మాటలు మరియు యాక్షన్ విద్యార్థులపై ఉద్దేశించిన ప్రభావాన్ని కలిగి ఉండకపోవచ్చు కొన్ని సమయాల్లో ప్రభావం మేము ఉద్దేశించిన దానికి విరుద్ధంగా ఉంటుంది ఇది ఉపాధ్యాయులందరి అనుభవం ఇప్పుడు ఇది ఎందుకు జరుగుతుంది తరచుగా మన బోధన మరియు దాని ప్రభావాలు రెండింటిపై మన అవగాహన పాక్షికం మాత్రమే మా చర్యల యొక్క ఈ పాక్షిక అవగాహనతోనే మన చర్యలు ఉద్దేశించిన ప్రయోజనాన్ని సాధించకపోవటానికి చాలా సార్లు కారణం ఇప్పుడు ఈ అవగాహన పాక్షికంగా ఉన్నందున నేను యాక్షన్ చేస్తున్నప్పుడు దాని పర్యవసానాల గురించి నాకు పూర్తిగా తెలియదు అందువల్ల రిఫ్లెక్షన్ అనేది ఒక మానసిక ప్రక్రియ ఇది మన బోధనను మెరుగుపరచడానికి ఈ అవగాహనను విస్తరిస్తుంది కాబట్టి నా యాక్షన్ప్రభావం గురించి మా అవగాహనను విస్తరించడానికి యాక్షన్పూర్తయిన తర్వాత మేము ఏదో ఒకటి చేయాలి మరియు యాక్షన్ తర్వాత మీరు చేసే పనిని రిఫ్లెక్షన్ అని పిలుస్తారు అవగాహనను విస్తరించే మానసిక ప్రక్రియను రిఫ్లెక్షన్ అంటారు ఇప్పుడు ఫీడ్బ్యాక్ కోసం కొన్ని నిమిషాలు గడపండి విద్యార్థులు మరియు సహోద్యోగుల నుండి వచ్చిన ఫీడ్బ్యాక్ మన బోధను ఇతరుల కళ్ళ ద్వారా చూడటానికి వీలు కల్పిస్తుంది మరియు ప్రతిబింబం కోసం విలువైన ఇన్పుట్ కాబట్టి ఇప్పుడు మనం ప్రతిబింబించే ప్రశ్న కాబట్టి నా యాక్షన్గురించి ఫీడ్బ్యాక్న్ని నేను ప్రతిబింబించాలి ఇప్పుడు ఇది చాలా ముఖ్యం నా రిఫ్లెక్షన్ ఫలప్రదంగా ఉండటానికి నేను రిఫ్లెక్షన్లోకి సరైన ఇన్పుట్లను కలిగి ఉండాలి అందువల్ల మా చర్యలపై ఫీడ్బ్యాక్న్ని ఎలా సేకరించాలో నేర్చుకోవడం చాలా ముఖ్యం అది నా యాక్షన్ యొక్క ప్రభావానికి ఖచ్చితమైన చిత్రాన్ని ఇస్తుంది కాబట్టి ఈ ఫీడ్బ్యాక్న్ని విద్యార్థుల నుండి మరియు సహచరులు లేదా నిపుణుల నుండి తీసుకోవాలి విద్యార్థులతో పాటు సహోద్యోగులు లేదా నిపుణులు కూడా ఎందుకు అవసరమవుతారో నేను చర్చిస్తాను మీ యాక్షన్ ఎలాంటి ప్రభావం చూపిందో మరియు మీరు ఎలా మెరుగుపరుచుకోవాలో మీకు ఖచ్చితమైన చిత్రాన్ని చూపిస్తాను మన బోధను ఇతరుల కళ్ళ ద్వారా చూడటం మరియు విభిన్న మార్గాల్లో ఫీడ్బ్యాక్న్ని పొందడం చాలా ముఖ్యం నేను బోధించడానికి ఇష్టపడే విధంగా ఇతరులకు నేర్పించవచ్చు మరియు తద్వారా అభ్యాసకుల వైవిధ్యాన్ని విస్మరించవచ్చు ఇది చాలా ముఖ్యమైన విషయం మీకు అన్ని విద్యార్థుల నుండి ఫీడ్బ్యాక్ లేకపోతే తరచుగా మనం చేసేది మనకు కొన్ని రోల్ మోడల్స్ ఉన్నాయి మరియు మేము వారిని అనుసరించడానికి ప్రయత్నిస్తాము ఇప్పుడు ఏమి జరుగుతుందంటే నాకు రోల్ మోడల్ ఎవ్వరో టీచర్ నా రోల్ మోడల్ నేను అతని బోధను ఇష్టపడ్డానని అనుకుందాం ఇప్పుడు అది జరగవచ్చు ఆ బోధనా పద్ధతి చాలా మందిని ఆకర్షించకపోవచ్చు ఎందుకంటే అందరూ ఒకే విధంగా నేర్చుకోరు ఇప్పుడు ఇది చాలా ముఖ్యమైన విషయం లెర్నర్ డైవెర్సిటీ అని పిలువబడేది ఉంది ప్రజలు విభిన్న మార్గాల్లో నేర్చుకుంటారు అందువల్ల నా విద్యార్థులందరికీ నేను ప్రతినిధిగా ఉపయోగించకూడదు నా అభ్యాస శైలి నా విద్యార్థుల అభ్యాస శైలుల మాదిరిగానే ఉండకపోవచ్చు నా విద్యార్థులు చాలా మంది అందువల్ల ప్రతి ఒక్కరూ నా లాంటివారని అనుకోవడం కంటే నేను వారందరి నుండి ఫీడ్బ్యాక్న్ని సేకరించాలి ఇది మేము చేసే చాలా ముఖ్యమైన తప్పు విభిన్న అభ్యాస శైలుల ఉదాహరణలు మీకు ఇస్తాను కాబట్టి కొంతమంది విద్యార్థులు ఉన్నారు మీరు ప్రారంభించడానికి విస్తృత అవలోకనాన్ని ఇస్తేనే ఒక అంశాన్ని నేర్చుకోవటానికి ప్రేరేపించబడతారు ఇది పెద్ద చిత్రానికి ఎలా సరిపోతుందో వివరిస్తుంది మరోవైపు మీరు పెద్ద చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు గందరగోళానికి గురయ్యే ఇతర విద్యార్థులు ఉన్నారు వారు చిన్న విషయాలతో ప్రారంభించి పెద్ద చిత్రాన్ని క్రమంగా రూపొందించడానికి ఇష్టపడతారు కాబట్టి మరో మాటలో చెప్పాలంటే కొందరు సాధారణం నుండి ప్రత్యేకంగా వెళ్లడానికి ఇష్టపడతారు మరోవైపు మీరు ప్రత్యేకం నుండి సాధారణ స్థాయికి వెళితే కొందరు బాగా నేర్చుకుంటారు కాబట్టి ఇవి ఇప్పుడు రెండు వేర్వేరు అభ్యాస శైలులు అదేవిధంగా సమీకరణాల ద్వారా కాకుండా రేఖాచిత్రాల నుండి నేర్చుకునే విద్యార్థులు చాలా మంది ఉన్నారు మరోవైపు రేఖాచిత్రాల కంటే సమీకరణాల ద్వారా బాగా నేర్చుకునే విద్యార్థులు ఉన్నారు అందువల్ల విద్యార్థులందరి అభ్యాసాలను జాగ్రత్తగా చూసుకునే మంచి ఉపాధ్యాయుడిగా ఉండటానికి నేను నా విద్యార్థులందరి నుండి ఫీడ్బ్యాక్న్ని సేకరించాలి